కాబట్టి మనం మరొక సమస్యను తీసుకుందాము కాబట్టి మీకు చాలా తెలుసు ఈ సందర్భంలో ఇప్పుడు మనం RC సర్క్యూట్ ని చూస్తున్నాము మనం RL సర్క్యూట్ ని చూడాలి అవునా ఒకసారి డిసి భాగం ముగిసిన తర్వాత మీరు పిలిచే సింగిల్ ఫేస్ ఎసి సర్క్యూట్ కి వెళ్తాము మరియు ఆపై రెసొనెన్స్ కి ఎసి సర్క్యూట్లో ని గరిష్ట శక్తి బదిలీ కి ఇత్యాది విషయాలు తరువాత త్రి ఫేజ్ సర్క్యూట్ తరువాత మాగ్నెటిక్ సర్క్యూట్ ఇంకా మూడు విషయాలు ఉన్నాయి చాలా దూరం వెళ్ళాలి డిసి ట్రాన్సిఎంట్ కోసం మరియు ఇతర భాగం కోసం సంక్లిష్ట సంఖ్య ఉన్నందువలన ఎసి సర్క్యూట్ లకి సంబంధించి మనం చాలా తక్కువ పరిష్కరిస్తాము కాబట్టి ఏమైనప్పటికీ తదుపరి సమస్యకు వద్దాం కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను కాబట్టి వాస్తవానికి మీరు ఈ సర్క్యూట్ కోసం కనుగొనవలసి ఉంది మీరు ఈ చిత్రంలో VC ను కనుగొనాలి స్విచ్ మూసివేసిన తర్వాత VC ని కనుగొనండి కాబట్టి స్విచ్ మూసివేయబడింది మరియు VC0 యొక్క ప్రారంభ విలువ మూడు వోల్ట్ అని ఇవ్వబడింది VC0 3 వోల్ట్ ఇది ఇవ్వబడింది ఇప్పుడు స్విచ్ మూసివేయబడినది కాబట్టి ఒకవేళ స్విచ్ మూసివేయబడింది అని అనుకుంటే మరియు VC ని కనుగొనాలి VC ని తెలుసుకోవడానికి VC0 యొక్క ప్రారంభ విలువ తెలుసు కాబట్టి ఎక్కువ కాలం స్విచ్ మూసివేయబడినందున మీరు ఆ VC∞ ని మాత్రమే కనుగొనాలి కాబట్టి చాలా సమయం తర్వాత ఈ కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి దీని అర్థం ఏంటంటే ఒకసారి సర్క్యూట్ను నేను ఇలా చేస్తేఅది ఇలా ఉంటుంది ఇది మీకు అర్థమయ్యేలా ఉందని ఆశిస్తున్నాను ఇది 8 వోల్ట్ ఇది 8 వోల్ట్ మరియు ఇది 1కిలో Ω kilo Ω ఇది కిలో Ω 1 కిలో Ω మరియు కెపాసిటర్ ఇక్కడ ఎక్కడో అనుసంధానించబడి ఉంది ఇది ఓపెన్ కెపాసిటర్ ఓపెన్ మరియు తరువాత 1 3 ర్డ్ కిలోΩ మరియు ఇది ఓపెన్ మరియు దీని వోల్టేజ్ VC ఇది అనుకుందాం కానీ ఇది ఓపెన్ అంటే కరెంట్ ఇలా ప్రవహిస్తుంది ఎందుకంటే స్టడీ స్టేట్ లేదా t విలువ ∞ కి చేరితే కెపాసిటర్ నా ఉద్దేశ్యం సాధారణంగా స్విచ్ ఎప్పుడు ఎక్కువసేపు మూసివేయబడి ఉన్నందున మీరు కరెంట్ ని కనుగొనవలసి ఉంది మీరు ఆపై కెపాసిటర్ వోల్టేజ్ ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి అది ఉంటే మొదట ఇది కరెంట్ i అయితే అప్పుడు నేను చెప్తాను నేను i ∞ అని చెప్పగలను ఎందుకంటే మీరు కెపాసిటర్ స్విచ్ చాలా సమయం మూసి వేయబడి ఉన్నందున ఇది 8 వోల్ట్ 8 వోల్ట్ అది కిలో Ω ఇది కిలో Ω కాబట్టి కిలో Ω అయినందున నేను ఈ 1 1 3 అని వ్రాస్తాను ఇది కిలోΩ కాబట్టి ఇది మిల్లియాంపియర్ అవుతుంది ఇది మిల్లియాంపియర్ అవుతుంది కాబట్టి ఇది 8 1 ⅓ అంటే ఇది వాస్తవానికి 4 6 మిల్లియాంపియర్ అంటే అప్పుడు మీరు VC ∞ అని పిలుస్తారు కాబట్టి నేను మీ కోసం ఇక్కడ అది చేస్తున్నాను నేను దానిపై VC ∞ అని వ్రాస్తున్నాను ఇది i ∞మరియు ఈ కెపాసిటర్ మరియు మీరు పిలిచేది ఈ ⅓ వ వంతు కిలో రెసిస్టెన్స్ కెపాసిటర్ కి సమాంతరంగా అనుసంధానించబడి ఉంది కాబట్టి VC ∞ అంటే i ∞ అంటే 6 మిల్లియాంపియర్ మరియు ఇది ⅓ వంతు కిలో Ω కాబట్టి ఇది వోల్ట్ కాబట్టి ప్రాథమికంగా ఇది 2 వోల్ట్ కాబట్టి VC ∞ 2 వోల్ట్ అవుతుంది 63 2 వోల్ట్ అవుతుంది ఎందుకంటే ఇది 6 మిల్లి యాంపియర్ మరియు ఇది కిలో Ω కాబట్టి ఇది 2 వోల్ట్ కాబట్టి VC ∞ 2 వోల్ట్ కాబట్టి చూద్దాం మరియు టైం కాన్స్టెంట్ ఇంకొక విషయం టైం కాన్స్టెంట్ కూడా ఉంది టైం కాన్స్టెంట్ ఇది దగ్గరగా ఉంది మరియు మీరు ఈ సమయంలో మాత్రమే RThevenin ను కనుగొనాలి ఎందుకంటే కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది మరియు ఇది RThevenin పొందడానికి ఈ వోల్టేజ్ సోర్స్ షార్ట్ చేయబడుతుంది కాబట్టి మీరు RThevenin 1 x1 3 గా పొందుతారు అప్పుడు ఈ 1 కిలో Ω మరియు ⅓ ర్డ్ కిలో Ω సమాంతరంగా ఉంటాయి ఎందుకంటే ఇవి ఈ బిందువు నుండి 1 1 3 తో విభజించబడుతున్నాయి కాబట్టి 1 3 4 3 చేత భాగించబడుతుంది కాబట్టి అది RThevenin 1 4 కిలో Ω మరియు కెపాసిటర్ 2 మైక్రో ఫారడ్ టైం కాన్స్టెంట్ τ C R RThevenin C RThevenin కాబట్టి ఇది 2 మైక్రో ఫారడ్ అంటే 2 x10 6 మరియు ఇది 1 4 కిలో Ω తో గుణించబడుతుంది కాబట్టి 14x 103 అది గణన తరువాత చూపబడుతుంది కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి అంటే ఇది సర్క్యూట్ నేను మీకు చెప్పిన విధంగానే RThevenin 1 4 కిలోΩ దాన్ని ఎలా లెక్కించాలో చెప్పాను అంతా ఇక్కడ ఉంది CRThevenin 12x10 3 సెకన్లు ఉంటుందని నేను మీకు చెప్పాను మరియు VC ∞ కూడా మీ కోసం లెక్కించబడింది ఇది 2 వోల్ట్ ఇది కూడా లెక్కించబడింది నేను మీ కోసం లెక్కించాను అందువల్ల ఇవి VCt సాధారణీకరించిన సూత్రాన్ని కాకుండా VC VC ∞ VC VC ∞ e ttau కాబట్టి VC ∞ 2 వోల్ట్VC 3 VC ∞ 2 మరియు e 2000 t τ ప్రతిక్షేపిస్తే మరియు కాబట్టి VC 2 e 2000 t t 0 ఉన్నప్పుడు కాబట్టి ఇది సమాధానం కాబట్టి తదుపరిది సర్క్యూట్ చిత్రం 46 లో చూపిన సర్క్యూట్లోని స్విచ్ చాలా కాలం నుండి A స్థానంలో ఉందని నేను చూపిస్తాను కాబట్టి ఇది చాలా కాలం పాటు A స్థానంలో ఉంది t 0 అప్పుడు స్విచ్ B స్థానానికి తక్షణమే కదులుతుంది B భాగం లో VC V0 i0 ని కనుగొనాలి ఎనర్జీ మొత్తం 60 కిలో Ω రెసిస్టర్ ద్వారా వెదజల్లుతుంది కాబట్టి స్విచ్ A ఈ స్విచ్ చాలా కాలం పాటు A స్థానంలో ఉంది అది t 0 వద్ద కదులుతుంది అది A నుండి B కి కదులుతుంది కాబట్టి మీరు VC V0 i0 ను కనుగొనాలి కాబట్టి ఇది VC ఇది కెపాసిటర్ వోల్టేజ్ ఇది i0 మరియు ఇది 240 కిలోΩ రెసిస్టర్ వద్ద వోల్టేజ్ V0 కాబట్టి ఈ విషయాలన్నీ మీరు పొందాలి మీరు VC V0 i0 ని పొందాలి ఇప్పుడు చాలా కాలం నుండి స్విచ్ ఈ స్థానంలో ఉంది స్విచ్ చాలా కాలం ఈ స్థానంలో ఉంది కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ డిసి గా ఉంది ఎందుకంటే ఇది చాలా కాలం ఈ స్థానంలో ఉంది కనుక ఇక్కడ కెపాసిటర్ ఓపెన్ గా ఉంది ఈ భాగం ఎడమ చేతి వైపు స్టడీ స్టేట్ అని నా ఉద్దేశ్యం కాబట్టి కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ గా ఉంది కాబట్టి సహజంగా VC 100 వోల్ట్ VC0 తీసుకోండి ఎందుకంటే స్థానం A నుండి B కి మారినప్పుడు కెపాసిటర్ వోల్టేజ్ తక్షణమే మారదు కాబట్టి VC 100 వోల్ట్ ఉంటుంది ఎందుకంటే స్విచ్ చాలా కాలం పాటు స్థానం A లో ఉంది అంటే కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది కాబట్టి నేరుగా VC 100 వోల్ట్ ఉంటుంది కాబట్టి మళ్లీ మళ్లీ చెప్పడం లేదు ఇది మీకు అర్థమవుతుంది ఇప్పుడు t 0 వద్ద స్విచ్ A నుండి B కి కదులుతుంది అంటే వాస్తవానికి A నుండి B కి కదులుతుంది మరియు ఇది ఈ 32 కిలో Ω మరియు 240 మరియు 60 కిలో Ω లు సమాంతరంగా ఉన్నాయి ఇది సర్క్యూట్ ఈ రెండు సమాంతరంగా ఉంటాయి ఇప్పుడు వాటికి సమానమైన RThevenin 32 240 60 వరకు ఉంటుంది అది 80 కిలో Ω మరియు కెపాసిటర్ 5 మైక్రోఫారాడ్ 0వోల్ట్ అందువల్ల τ C RThevenin కాబట్టి ఇది 0 04 సెకన్లు అవుతుంది ఇప్పుడు చిత్రంలో డిసి వోల్టేజ్ మూలం ఉంటే ఈ చిత్రంలో ఇక్కడ మీరు దానిని పరిశీలిస్తే ఇది ప్రాథమికంగా సోర్స్ లేని సర్క్యూట్ సోర్స్ లేదు ఎందుకంటే మీరు దానిని పరిశీలిస్తే ఏదీ లేదు మరియు ఈ కెపాసిటర్ 100 వోల్ట్ వద్ద ఛార్జ్ చేయబడుతుంది మరియు అది ఎప్పుడు ఉంటుంది మరియు ఎప్పుడు t ∞వద్ద మొత్తం ఎనర్జీ రెసిస్టెన్స్ ద్వారా వెదజల్లుతుంది కాబట్టి ఇది ప్రాథమికంగా సోర్స్ లేని సర్క్యూట్ అంటే VC∞ 0 అవుతుంది ఎందుకంటే సర్క్యూట్లో సోర్స్ లేదు ఇది కెపాసిటర్ మాత్రమే ప్రారంభంలో ఇది 100 వోల్ట్ వద్ద ఛార్జ్చేయబడింది కాబట్టి DC వోల్టేజ్ సోర్స్ లేదని మీరు పిలుస్తారు అందువల్ల VC∞ 0 ఎందుకంటే కెపాసిటర్లో నిల్వ చేసిన ఎనర్జీ రెసిస్టర్లో ద్వారా వెదజల్లబడుతుంది ఈ సర్క్యూట్ సోర్స్ లేని సర్క్యూట్ లాంటిది కాబట్టి ఈ సందర్భంలో VC∞ 0 అవుతుంది కాబట్టి ఇప్పుడు సాధారణీకరించిన సూత్రం VC VC∞ VC VC∞ e tτ అని చెప్పండి కాబట్టి VCt VC∞ 0 కాబట్టి VC మరియు VC 100 కాబట్టి t 0 ఉన్నప్పుడు VC100 e 25 t అవుతుంది ఇప్పుడు మీరు ఈ విషయానికి వస్తే V0 VC 80 x ఈ విషయం ఇప్పుడు మీరు VC ని సర్క్యూట్ లో గమనిస్తే VC తెలుసు మీరు V0 ను కనుగొనాలి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు దీనిని చూడండిV0 VC 80x40 అని రాస్తున్నాము కాబట్టిV0 VC 80 x 40 కాబట్టి మీరు ఈ సర్క్యూట్ను పరిశీలిస్తే కాబట్టి ఈ రెండు సమాంతరంగా ఉన్నాయి 240 x 60 మరియు ఇది 32 కాబట్టి RThevenin మీరు 32 ఈ 80 80 కిలో Ωఅని పిలుస్తారు కానీ ఈ మొత్తం కానీ ఇది వాస్తవానికి ఇది వాస్తవానికి 32 48 కాబట్టి ఇది 48 మరియు ఇది 32 మొత్తం 80 కిలోΩ కాబట్టి మీరు దీనిని పరిశీలిస్తే దాన్ని స్పష్టం చేస్తాను ఇప్పుడు ఈ భాగం V0 అని మీరు పరిశీలిస్తే ఇది VC 80 x 48 గా ఉంటుంది కాబట్టి ఇది 60 e 5t అవుతుంది కాబట్టి కొంచెం మీరు దీన్ని చేస్తారు ఈ భాగం కొద్దిగా నేను మీకు కొద్దిగా చెప్పాను మీరు దీన్ని చేస్తారు కాబట్టి ఇది t 0 గా ఉంటుంది మరియు i i 0V0 60 అవుతుంది కాబట్టి i 0అంటే మీరు అసలు సర్క్యూట్కు వస్తే ఇది i 0 ఇది 60 మరియు ఇది సర్క్యూట్ అయినప్పుడు సర్క్యూట్ మూసివేయబడినప్పుడు ఇది నిజానికి i 0 కాబట్టి ఈ చిత్రంలో చూపబడలేదు ఇది ఇక్కడ ఉంది ఇది ఉంది ఇక్కడ ఇది i0 మరియు ఈ కెపాసిటర్ ఈ 240 60 అన్నీ సమాంతరంగా గా ఉన్నాయి కాబట్టి ఇది VC 60 కిలో Ω మిల్లియాంపియర్ అవుతుంది కాబట్టి i0 అది V0 60x 103 అవుతుంది ఏది వచ్చినా అది e 25 మిల్లియాంపియర్ t 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు 60 కిలో Ω రెసిస్టర్ R లో మొత్తం పవర్ వెదజల్లుతుంది రెసిస్టర్ R వెదజల్లిన పవర్ P 60 i02 x R R విలువ 60 కిలో Ω 60 x 103 ఉంటుంది అంటే t 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇది 60 e 50t మిల్లివాట్ అవుతుంది ఇప్పుడు 60 కిలోΩ రెసిస్టర్లో వెదజల్లిన ఎనర్జీ ఏమిటంటే మీరు ఇంటిగ్రేషన్ 0 నుండి ∞ వరకు తీసుకోవాలి కాబట్టి i02 xR మీరు ఇంటిగ్రేట్ చేసి సరళీకృతం చేస్తే మరియు i0మీకు తెలిస్తే e 25t మీరు దానిని ఇక్కడ ఉంచండి మీరు ఇక్కడ ఉంచండి మరియు మీరు ఇంటిగ్రేట్ చేయండి మీకు 1 2 మిల్లి జూల్ లభిస్తుంది ఇది సమాధానం కాబట్టి తరువాత మీరు దీన్ని తీసుకోండి ఇది చిత్రం 48 లో స్విచ్ t 0 వద్ద క్లోస్ చేయబడింది t 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు i ని నిర్ణయించండి VC 0 అని ఇవ్వబడింది అంటే ప్రారంభంలో స్విచ్ ఓపెన్ ఉంది మరియు కెపాసిటర్ వోల్టేజ్ యొక్క ప్రారంభ విలువ 0 మరియు స్విచ్ మూసివేయబడినప్పుడు t0 ఉన్నప్పుడు i ని కనుగొనాలి కాబట్టి ఈ సందర్భంగా ఈ స్విచ్ మూసివేయబడిన వెంటనే ఏమి జరుగుతుంది మీరు స్విచ్ మూసివేసిన వెంటనే కెపాసిటర్ షార్ట్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది అంటే కొంచెం అవగాహన అవసరం స్విచ్ t 0 వద్ద మూసివేయబడింది అనుకుందాం అంటే ప్రారంభంలో స్విచ్ తెరిచి ఉంది ఇప్పుడు స్విచ్ t 0 వద్ద మూసివేయబడింది అంటే ఇది షార్ట్ సర్క్యూట్ ఇది షార్ట్ సర్క్యూట్ అయితే ఈ 20 మిల్లియాంపియర్ కరెంట్ దీనిపై ఎటువంటి ప్రభావం ఉండదు ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్ కనుక నేను ఇప్పుడే నేను మీ కోసం చేస్తున్నాను కరెంట్ మార్గం ఈ విధంగా ఉంటుంది మరియు ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఇది ఈ ప్రారంభం ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ప్రతీదీ కామన్ టెర్మినల్ కాబట్టి 60 కిలోΩ మరియు 6 కిలోΩ అవి సమాంతరంగా గా ఉంటాయి మరియు ఆ సందర్భంలో ఇక్కడ అది V1 అంటే ఏమిటి మరియు i3 అంటే ఏమిటి అన్నది కనుగొనవలసి ఉంటుంది దీనికి నోడల్ విశ్లేషణ అవసరం కాబట్టి మీరు స్విచ్ను మూసిన వెంటనేప్రారంభంలో ఎటువంటి ప్రభావం ఉండదు మీరు పిలిచే i యొక్క ఈ ప్రారంభ విలువ పై ఎటువంటి ప్రభావం ఉండదు ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి నేను ఆ విషయానికి వస్తాను అంటే మీరు t కెపాసిటర్ యొక్క షార్ట్ సర్క్యూటింగ్ చర్య వద్ద గమనించవచ్చు కాబట్టి అప్పుడు i 0ఏమిటి కాబట్టి ఇది ఒకటి మొదట మీరు 100 ను కనుగొనాలి ఇక్కడ మీరు చూడండి దీనిని మీరు 100 వోల్ట్ అని పిలుస్తారు వాస్తవానికి ఇది మొట్టమొదటిది మీరు మొత్తం కరెంట్ను ఎలా కనుగొంటారు మీరు దీన్ని ఎలా చేస్తారు ఒక్క నిమిషం ఇది షార్ట్ సర్క్యూట్ అని అనుకుందాం ఇది షార్ట్ సర్క్యూట్ అప్పుడు 6 కిలో Ω మరియు 60 కిలో Ω సమాంతరంగా ఉంటాయి దానితో 40 కిలో Ω సిరీస్లో ఉంది అంటే ఈ 40 ఈ 6 x 60 6 60 ఇది మీరు పిలిచే రెసిస్టెన్స్ యొక్క మొత్తం విలువ ఎందుకంటే ఇది షార్ట్ అంటే ఇది మరియు ఇది సమాంతరంగా ఉంటాయి అందువల్ల ఏది వచ్చినా అంటే అది ఉంటుంది అంటే నేను దీనికి సమానమైన సర్క్యూట్ను గీస్తే నాకు ఒక 100 వోల్ట్ సోర్స్ మాత్రమే ఉంది మరియు ఒక రెసిస్టెన్స్ ఇలా ఉంటుంది ఈ భాగం గురించి మరచిపోండి నేను ఈ భాగాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి ఆ సందర్భంలో కరెంట్ ప్రవహిస్తుంది మరియు ఈ విలువ ఈ విలువ ఈ విలువ అంటే దాన్నిస్పష్టం చేస్తాను అంటే ఈ 100 40 660 ఇది కరెంట్ దీనినే మీరు ఈ సోర్స్ నుండి బయటకు వచ్చే కరెంట్x 6660 మరియు కరెంట్ విభజన ఉంటుంది అప్పుడు దీని ద్వారా వచ్చిన కరెంట్ ఎంత ఉంటుంది నేను దానిని స్పష్టం చేస్తాను అప్పుడుఇది కరెంట్ మరియు ఇది కరెంటు విభజన అంటే ఈ 100 40 6 ఇది కరెంట్ విలువ అప్పుడు నేను i0 కరెంట్ విభజన ఏమిటో కనుగొంటాను అది కరెంట్ విభజన మార్గం 6 తో గుణించబడుతుంది తరువాత 660తో భాగించబడుతుంది కరెంట్ విభజన మార్గం ని మీరు ఏమని పిలుస్తారు ఏ కరెంట్ ఉన్న ఏమని పిలుస్తారు కరెంట్ విభజన మార్గం అని మీరు పిలుస్తారు కాబట్టి ఆ సందర్భంలో మీరు ఇలా చేయాలి దానిని స్పష్టం చేయనివ్వండి కాబట్టి ఇది మొత్తం కరెంట్ కరెంట్ విభజన x 6 6 60 అది 0ఇది మొత్తం కరెంట్ కరెంట్ i0 00 2 మిల్లియాంపియర్ అవుతుంది నేను మళ్ళీ పునరావృతం చేస్తున్నాను నా ఉద్దేశ్యం దానిని గీయడానికి నాకు ఇక్కడ ఎక్కువ స్థలం లేదు కానీ నేను మీకు చెప్తాను మీరు దీనిని అనుసరిస్తారని ఆశిస్తున్నాను ఇది ఇది నా 100 వోల్ట్ మరియు ఇది నా 40 కిలోΩ మరియు ఈ విధంగా ఇది షార్ట్ మరియు ఇది షార్ట్ కాబట్టి ఈ రెండు సమాంతరంగా ఉంటాయి కాబట్టి ఇది క్రమబద్ధమైతే ఇది నా 60 కిలో Ω మరియు ఇది నా 6 కిలోΩ కాబట్టి దీని అర్థం ఒకవేళ మీరు దీని సమాంతరంగా కి సమానత్వం తీసుకుంటే ఈ సర్క్యూట్ ఇది 40 60 6 ఏది వచ్చినా అంటే ఆపై ఈ భాగానికి మాత్రమే సమానమైన సర్క్యూట్ ఇది 100 వోల్ట్ మరియు ఇది రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ విలువ ఏది వచ్చినా మీరు ఈ కరెంట్ i కనుగొంటారు ఇది సోర్స్ నుంచి వచ్చే మొత్తం కరెంట్ ఈ i ఈ 100 ఈ విషయం ద్వారా భాగించబడుతుంది అంటే 100 వోల్ట్లను 40 ని 6 60 తో భాగించబడుతుంది ఇది ఇక్కడ ఉన్న మొత్తం కరెంట్ i కాబట్టి అది పూర్తయ్యాక i తెలిసిన తర్వాత దాన్ని స్పష్టం చేస్తాను i తెలిసిన తర్వాత ఈ i ఇది i 0 స్విచ్ మూసినప్పుడు ఆ సమయంలో తెలుసుకోవాలి i దీని అర్థం ఇది i ఇది మొత్తం కరెంట్ i దీని లోకి ఈ i ఇది 6 మరియు 60 సమాంతరంగా గా ఉంటాయి కాబట్టి 6 కరెంట్ విభజన 6 60 అంటే వాస్తవానికి i 0 వాస్తవానికి సమయాన్ని ఆదా చేయడానికి నేను నేరుగా ఇది చేసాను ఇది 0 2 మిల్లియాంపియర్ ఇప్పుడు స్విచ్ చాలా కాలం పాటు మూసివేయబడినందున నోడల్ విశ్లేషణ ద్వారా కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్గా పరిగణించబడుతుంది కాబట్టి ఇప్పుడు స్విచ్ చాలా కాలం మూసివేయబడింది కాబట్టి ఇప్పుడు అది మూసివేయబడింది అది తక్షణం లభించింది ఇప్పుడు స్విచ్ చాలా కాలం మూసివేయబడింది అంటే ఈ కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి ఆ సందర్భంలో ఇక్కడ అది ఓపెన్ ఉన్నప్పుడు ఈ V1 మీరు V1 ∞ ని స్టడీ స్టేట్ గా వ్రాయవచ్చు అదేవిధంగా ఈ i3 నోడల్ విశ్లేషణ దీనికి i 3 ∞ గా వర్తింపజేయాలి కాబట్టి అంటే స్టడీ స్టేట్ చేరుకున్నప్పుడు స్విచ్ చాలా కాలం మూసివేయబడింది కాబట్టి ఈ నోడ్ వద్ద మీరు నోడల్ విశ్లేషణ కోసం KCL వర్తింప చేస్తారు ఇక్కడ కూడా మీరు KCL వర్తింప చేస్తారు కాబట్టి ఇది ఇంతకు ముందు చాలా అధ్యయనం జరిగింది కాబట్టి చాలా సమస్యలు పరిష్కరించబడ్డాయి కాబట్టి నేను నేరుగా కాకుండా నేను ఈ సమీకరణాలను వ్రాస్తున్నాను కాబట్టి ఆ సందర్భంలో మీరు KCL ను వర్తింప చేయండి ఆ 2 వ నోడ్ వద్ద KCL వలన మీరు రెండు సమీకరణాలని పొందుతారు V1 ∞ పరంగా మరియు i3∞ ఇది మీరు స్వంతంగా వ్రాసే ఒక సమీకరణం మీరు అధ్యయనం చేసిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మరింత వివరించాల్సిన అవసరం లేదు మీరు ఆ రెండు సమీకరణాలని పొందుతారు మరియు ఇది 1 మరియు రెండు సమీకరణాలని పరిష్కరిస్తే 62 67 మీకు లభిస్తుంది గుర్తుంచుకోండి ఈ వోల్టేజ్ తీసుకోబడింది మరియు మీరు ఈ కరెంట్ 20 మిల్లియాంపియర్ అని పిలుస్తారు ఇది మిల్లియాంపియర్లో ఉంది ఇది మిల్లియాంపియర్లో ఉంది అన్నీ కిలో Ω కాబట్టి అందుకే ఇది మిల్లియాంపియర్ మరియు కిలో Ω అందుకే 10 3 కి గుణించబడదు కాబట్టి అందుకే మీరు ఈ విధంగా నేరుగా వ్రాసిన సమీకరణం మరియు V1 ∞ 62 67 వోల్ట్ అని పిలుస్తారు అందువల్ల i ∞ V1 ∞ 60 కిలోΩ అవుతుంది అది 60 x 10 3 ఉంటుంది మీరు ఈ i ∞ గమనిస్తే ఇది i స్టడీ స్టేట్ లో ఉంది కాబట్టి మీరు V అని మీరు పిలిచేది V1 ∞ మరియు i 3 ∞ అని పిలుస్తే ఇవి రెండు నోడల్ వోల్టేజ్లు కాబట్టి i ∞ V1 ∞ 60 అవుతుంది కాబట్టి అందుకే ఇది i 1 ∞ 60 కిలో Ω అని వ్రాయబడింది కాబట్టి ఇది 1 04 మిల్లియాంపియర్ ఇప్పుడు నేను ఇక్కడ థెవెనిన్ కి సంబంధించి కొంచం సరిదిద్ద వలసి ఉంది ఇప్పుడు కెపాసిటర్ టెర్మినల్స్ వద్ద ఉన్న థెవెనిన్ రెసిస్టెన్స్ ఇప్పుడు ట్రాన్సియంట్ రెస్పాన్స్ ను తెలుసుకోవడానికి మీరు RThevenin ని తెలుసుకోవాలి కాబట్టి ఈ రెంటి మధ్య మీరు ఆ RThevenin ని కనుగొనాలి కాబట్టి RThevenin అంటే ఇది షార్ట్ మరియు ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది ఇది అక్కడ ఉండకూడదు కాబట్టి కుడి చేతి వైపు అది 40 20 అవుతుంది అంటే 60 కిలోΩ ఇది కింద ఉంది ఇది మీరు RThevenin ను కనుగొనాలనుకుంటున్నారు కాబట్టి ఇది ఓపెన్ సర్క్యూట్ ఇది షార్ట్ సర్క్యూట్ మరియు ఈ వైపు షార్ట్ సర్క్యూట్ కాబట్టి 40 కిలో Ω మరియు 60 కిలోΩ లు సమాంతరంగా ఉన్నాయి అవి 6 కిలో Ω తో సిరీస్లో ఉన్నాయి అంటే ఎడమ చేతి వైపు నా ఉద్దేశ్యం ఈ వైపు ఇది 6 40 60 ఈ వైపు అంటే ఈ వైపు వ్రాయగలిగేది 6 అంటే 40 కి 60 సమాంతరంగా ఉంటుంది ఇది ఈ వైపు కాబట్టి ఈ వైపు ఈ మరియు ఈ వైపు మరియు ఈ కలయిక ఈ 60 ఈ 60 కి సమాంతరంగా ఉంటుంది మరియు మీరు RThevenin అని పిలిచే దానికి సమానమైనది లెక్కిస్తారు కాబట్టి ఇక్కడ వ్రాసిన దానిలో కొంచెం తప్పు ఉంది కాబట్టి ఈ బ్రాకెట్ అక్కడ ఉండకూడదు నేను ఇక్కడ వ్రాశాను కాబట్టి 6 40 మరియు 60 ఆ 40 20 కి సమాంతరంగా ఉంటాయి ఏది వచ్చినా అది 20 కిలోΩ వస్తుంది కాబట్టి ఇది దిద్దుబాటు కాబట్టి 𝝉 CRThevenin కాబట్టి ఇది 1 సెకనుగా మారుతోంది కాబట్టి ఈ సంబంధం ఉపయోగించి మీరు దీన్ని కలిగి ఉండాలని అడిగితే దీనిని ఉత్పన్నం చేయవచ్చు కాబట్టి దాన్ని స్పష్టం చేస్తాను మీరు దానిని ఉత్పన్నం చేస్తారు కాని నేరుగా i అదే సాధారణ వ్యక్తీకరణను కరెంట్ కి కూడా వ్రాస్తున్నాను i ∞ i i ∞ e ttau కాబట్టి i∞ లెక్కించాను 1 04 I మీరు 0 2 అని లెక్కించారు ఇవన్నీ మిల్లియాంపియర్ కాబట్టి ఇది 1 04 అవుతుంది కాబట్టి ఇది i 1 24 e t మిల్లియాంపియర్ దీనినే మీరు 0 కన్నా 40 ఎక్కువ అని పిలుస్తారు ఇది i కి సమాధానం మరొకటి ఏమిటంటే చిత్రం 49 లో ఈ స్విచ్ t 0 సెకనులో మూసివేయబడుతుంది స్విచ్ మూసివేయబడింది VC ని నిర్ణయించండి మరియు VC100 వోల్ట్ ఇది ఇచ్చిన విలువ t0 ఉన్నప్పుడు కాబట్టి VCకెపాసిటర్ ఉంది ప్రారంభ వోల్టేజ్ ఇవ్వబడుతుంది అంటే VC ప్రారంభంలో స్విచ్ తెరిచి ఉంటుంది ఇప్పుడు మీరు ఆ స్విచ్ ని మూసిన వెంటనే మీరు స్విచ్ ని మూసిన వెంటనే మీరు రెండు విషయాలను కనుగొనవలసి ఉంటుందని అనుకుందాం ఒకటి VC∞ అంటే ఇప్పుడు పరిష్కారం కోసం వెళ్ళే ముందు కాబట్టి ఈ స్విచ్ మూసివేయబడింది ఈ స్విచ్ మూసివేయబడింది మరియు ఈ స్విచ్ ఎక్కువ కాలం మూసివేయబడింది అనుకుందాం కాబట్టి ఈ కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ వలె పనిచేస్తుంది అంటే కెపాసిటర్ వద్ద వోల్టేజ్ VC∞ అని వ్రాయగలరు VC∞ వ్రాయగలరని చెప్పండి ఎందుకంటే కెపాసిటర్ ఇది 22 5 మిల్లీఫారడ్ కాబట్టి ఆ సందర్భంలో ఈ కెపాసిటర్ కి ఏమి జరుగుతుంది ఈ భాగం ఓపెన్ ఉంటే ఈ భాగం ఓపెన్ ఉంటుంది కాబట్టి మొదట మీరు కరెంట్ ఏమిటో తెలుసుకోండి కాబట్టి ఇది కరెంట్ i i 300 40 60 కాబట్టి 3 యాంపియర్ అప్పుడు ఈ 3 యాంపియర్ కరెంట్ దీని గుండా ప్రవహిస్తుంది మరియు VC∞ అన్నది వోల్టేజ్ V తప్ప మరొకటి కాదు ఇది రెసిస్టర్ 60 వద్ద వోల్టేజ్ కాబట్టి VC∞ ఎందుకంటే ఈ వైపు తెరిచి ఉంది కాబట్టి అక్కడ ఏమీ ప్రవహించడం లేదు కాబట్టి VC∞ 60 xకరెంట్ 3 180 వోల్ట్లోకి VC∞ 60 ప్రారంభ విలువలు VC మరియు VC∞ ఇవ్వబడింది తుది విలువ స్టడీ స్టేట్ విలువ 180 వోల్ట్ తరువాత ఏమి చేయాలి సర్క్యూట్ యొక్క టైం కాన్స్టెంట్ ని కనుగొనాలి ఇప్పుడు నేను దానిని స్పష్టం చేస్తాను కాబట్టి ఇది తెరిచి ఉన్నందున ఇది కెపాసిటర్ టెర్మినల్ కాబట్టి సమానమైన రెసిస్టన్స్ విలువని థెవెనిన్ సిద్దాంతం ద్వారా కనుగొనాలి కాబట్టి ఇది షార్ట్ చేయాలి కాబట్టి 40 x60 సమాంతరంగా గా ఉంటుంది కాబట్టి RThevenin 16 ఈ 40 60 ఏది వచ్చినా ఇందులో ఎక్కువ భాగం Ω కాబట్టి ఇది ఎక్కువ Ωమరియు C 2 5 మిల్లీఫారడ్ ఇవ్వబడింది కాబట్టి tau CRThevenin మీరు సులభంగా లెక్కించవచ్చు కాబట్టి మనం ఈ విషయానికి వెళ్దాం కాబట్టి ఈ సందర్భంలో V ఇవ్వబడింది అంటే V 0 మరియు VC ∞ నేను 180 వోల్ట్ అని చెప్పాను లెక్కించారు మరియు i∞ 3 యాంపియర్లు కూడా లెక్కించాను అందువల్ల V నోడల్ విశ్లేషణను ఉపయోగించి సులభంగా పొందవచ్చు అంటే ఈ V అంటే ఈ V అంటే నేను ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి V కూడా ఈ వోల్టేజ్ను నోడల్ విశ్లేషణ నుండి పొందవచ్చు కాబట్టి ఇక్కడ మీరు కెసిఎల్ వర్తింప చేయాలి మరియు ఈ బిందువు వద్ద వోల్టేజ్ 300 వోల్ట్ మరియు ఈ ప్రారంభ వోల్టేజ్ VC100 వోల్ట్ అవుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు నోడల్ విశ్లేషణను వర్తింప చేస్తారు మీరు కరెంట్ దిశను తీసుకునే విధానం అనుకుందాం మరియు తదనుగుణంగా మీరు ఈ సమయంలో KCL ను వర్తింప చేస్తారు కాబట్టి అది ఇక్కడ జరిగింది కాబట్టి ఇది స్విచ్ మూసివేయబడిన సమయంలో జరిగింది కాబట్టి ఆ V0 నోడల్ విశ్లేషణను ఉపయోగించి సులభంగా పొందవచ్చుV0 340 వాస్తవానికి ఇది టెర్మినల్ ని విడుస్తున్న కరెంట్ V0 60 V0 10016 0 కరెంటు అంతా వదిలివెళ్తుంది కాబట్టి అందుకే అన్నీ సంకలనం చేయండి మరియు మీరు పరిష్కరిస్తే V0 132 వోల్ట్ లభిస్తుంది మరియు i విలువ సర్క్యూట్ నుండి V0 60 మాత్రమే కాబట్టి 2 2 మిల్లియాంపియర్లు ఇప్పుడు RThevenin 40 Ω నేను మీకు ఏది చెప్పానో τ 1 సెకన్లు మరియు VCవిలువ నేను మీ కోసం VC ∞ 180 వోల్ట్ లెక్కించాను మరియు VC 100 వోల్ట్ ఇవ్వబడింది మరియు τ 0 1 సెకను లెక్కించబడుతుంది కాబట్టి tτ కాబట్టి ఇది e 10 t ఇది VC 180 80 e 10 t వోల్ట్ అది t ≥ 0 ఉన్నప్పుడు అదే విధంగా i i ∞ i i ∞ e tτ కాబట్టి i 3 2 2 3 e 10 t కాబట్టి i 3 0 8e 10 t యాంపియర్ t 0 ఉన్నప్పుడు కాబట్టి ఇది ఈ సమస్య రేఖాచిత్రానికి వద్దాము మీకు కొంచెం తెలుసు మీరు దీన్ని కొద్దిగా చేస్తారు మరియు కొంచెం అవగాహన మాత్రమే అవసరమని గమనించండి కాబట్టి తదుపరిది ఇది ఇది చాలా ఆసక్తికరమైన సమస్య కాబట్టి చిత్రం 50లో సూచించిన వోల్టేజ్లను మరియు కరెంట్ ని స్విచ్ మూసివేసిన వెంటనే t 0 వద్ద నిర్ణయించండి కెపాసిటర్లు ప్రారంభంలో ఛార్జ్ చేయబడవు అని చెప్పబడింది స్విచ్ మూసివేసిన తర్వాత చాలా కాలంకి ఈ వోల్టేజ్లను కరెంట్ను కనుగొనాలి స్విచ్ మూసివేసిన వెంటనే i 3 V1 i3 i3 V 3 i4 మరియు V V 4 0 మరియు V V 4 యొక్క విలువ ఎలా ఉంటుంది మరొక విషయం ఏమిటంటే స్విచ్ ఎక్కువసేపు మూసివేయబడి ఉంటే అప్పుడు వాటి విలువలు ఏమిటి అంటే స్టడీ స్టేట్ విలువలు కాబట్టి ప్రారంభంలో స్విచ్ తెరిచి ఉంది మొదట్లో స్విచ్ తెరిచి ఉంది అప్పుడు అది మూసివేయబడింది కాబట్టి ఆ స్విచ్ మొదట్లో తెరిచి ఉంటే ఛార్జ్ చేసిన కెపాసిటర్లు మొదట్లో ఛార్జ్ లేకుండా ఉంటాయి అంటే V1 V 4 0 అప్పుడు ఈ 3 మైక్రోఫారడ్ కెపాసిటర్ వద్ద వోల్టేజ్ V4 ఇక్కడ ఇది V1 కాబట్టి ప్రారంభంలో ఇది ఛార్జ్ చేయబడలేదు కాబట్టి V1 V 4 0 ఇప్పుడు కెపాసిటర్ 0 వోల్ట్ ఉన్నందున ఇవి షార్ట్ సర్క్యూట్ లాగా పనిచేస్తాయి ఈ V 4 మరియు V1 ఈ రెండు కెపాసిటర్లు అవి షార్ట్ సర్క్యూట్ లాగా పనిచేస్తాయి అందువల్ల i3 V 3 100 వోల్ట్ అంటే ఇది షార్ట్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంటే ఇది షార్ట్ సర్క్యూట్ లాంటి చర్య అయితే ఇది షార్ట్ సర్క్యూట్ అని అనుకుందాం మరియు ఆ స్విచ్ మూసివేయబడి ఉంటే ఆ సమయంలో అది షార్ట్ అయితే i3 మీరు V20మరియు V30 100 వోల్ట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు ఇది షార్ట్ ఇక్కడ ఏమీ షార్ట్ కాదు కాబట్టి V2 0 మరియు V30 100 వోల్ట్ అవుతుంది కాబట్టి నేను దానిని స్పష్టం చేస్తాను కాబట్టి అది 100 వోల్ట్ ఇప్పుడు కాబట్టి i10 ఉంటుంది అంటే i 3 కాబట్టి ఇది i 1 ఇది షార్ట్ అంటే V1 0 0 కాబట్టి i10 0 10 అవుతుంది కాబట్టి ఇది 0 యాంపియర్ ఇప్పుడు i30 ఇది i30 ఇది మీరు ఇక్కడ వోల్టేజ్ అని పిలుస్తారు ఇది వాస్తవానికి ఒక డేటా ఇవ్వడం మర్చిపోయారు ఈ విలువ ఈ విలువ 25 Ω ఇది 25Ω అంటే 25 Ω వద్ద వోల్టేజ్ V2 ఇది 25 Ω కాబట్టి i 30 100 25 అవుతుంది అప్పుడు ఇది షార్ట్ ఉంటుంది కాబట్టి నేను దానిని స్పష్టం చేస్తాను కాబట్టి అంటే ఇది 100 25 4 యాంపియర్ అదేవిధంగా ఈ కెపాసిటర్ కూడా V4 ఇది షార్ట్ మరియు స్విచ్ మూసిన వెంటనే వచ్చే వోల్టేజ్ ఇది షార్ట్ మరియు మూసివేయబడుతుంది కాబట్టి ఇది 100 50 అవుతుంది కాబట్టి ఇది 100 50 అవుతుంది అది 2 యాంపియర్ మరియు ఇప్పుడు మీరు KCL ను వర్తింప చేస్తే మీరు ఈ నోడ్ వద్ద KCL ను వర్తింప చేస్తే ఈ నోడ్ వద్ద మీరు KCL ను వర్తింప చేస్తే i30 i10 i20 మీరు ఈ నోడ్ వద్ద KCL ను వర్తింప చేస్తే కాబట్టి మీరు అలా చేస్తే కాబట్టిi20 i3 0 i10 అంటే 4 0 4 యాంపియర్ ఇప్పుడు రెండవ విషయం ఏమిటంటే స్టడీ స్టేట్ చాలా సమయం స్విచ్ మూసివేయబడి ఉంటే కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ స్విచ్ చాలా సమయం వరకు మూసివేయబడి ఉంటే ఏమి జరుగుతుంది ఆ సమయంలో ఈ కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది మరియు ఈ కెపాసిటర్ కూడా ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది అంటే i 4 ∞ i2∞ 0 అవుతుంది ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి i4 ∞ స్టడీ స్టేట్ విలువ i2∞ 0 ఎందుకంటే కెపాసిటర్ ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి నేను దానిని స్పష్టంచేస్తాను మీరు i2 మరియు i4 విలువ 0 అవుతుంది ఇప్పుడు i1∞ i3 ∞ కూడా ఇప్పుడు మీరు ఈ విషయం గమనిస్తే i1 ∞మరియు i 2 ∞ ఇప్పుడు ఇది ఓపెన్ గా ఉంది ఇది ఓపెన్ గా ఉంది మరియు ఇది కూడా ఓపెన్ గా ఉంది మరియు ఆ సందర్భంలోi2∞ అని తెలుసుకోవాలి మరియు i ఇది ఓపెన్ ఉంది కాబట్టి దీని ద్వారా ఏమీ ప్రవహించడం లేదు దీని ద్వారా ఏదీ ప్రవహించదు మరియు ఇది ఓపెన్ అంటే i 3 i 1 ఎందుకంటే ఇది ఓపెన్ గా ఉంది అంటే i 3 మరియు i 1 కాబట్టి ఇప్పుడు ఇది ఓపెన్ అంటే అది లేదు ఇది బహిరంగ సాధనం అది లేదని అనుకోండి ఇది ఓపెన్ ఉంది మరియు ఇది మూసివేయబడి ఉంది కాబట్టి ఆ సందర్భంలో ఇది 10 Ω అవుతుంది మరియు నేను మీకు చెప్పాను ఇక్కడ ఇది 25 Ω ఇది వాస్తవానికి ఇవ్వడం మర్చిపోయారు కాబట్టి దీని ద్వారా కరెంట్ i 1 ఇది 100 25 10 35 అంటే i 3 ∞ i1∞ ఇది 100 35 యాంపియర్ ఏది వచ్చినా ఇది ఓపెన్ ఉన్నందున ఇది ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా కరెంట్ ప్రవహించడం లేదు మరియు ఇది మూసివేయబడింది మరియు విషయం ఏమిటంటే ఇది సర్క్యూట్ మరియు ఇది సర్క్యూట్ ఇది కరెంట్ ప్రవహించే మార్గం ఇది 100 వోల్ట్ టెర్మినల్ ఇవ్వబడింది కాబట్టి దీని అర్థం మీరు దీనిని i1∞ ఇది అని పిలుస్తారు ఆ తరువాత నేను సర్క్యూట్కు వెళ్ళడం లేదు అర్థం చేసుకోవడం చాలా సులభం V1∞కేవలం 10 x i1∞ 28 6 వోల్ట్ సర్క్యూట్ ని గమనించండి మరియు i 3∞ఈ25 Ω 2 కి సమాంతరంగా ఉంటుంది ఇది అసలు రేఖాచిత్రంలో లేదు నేను దీనిని సరిద్దిద్దాను కానీ 25 Ω ఉంది కాబట్టి 25 x 2 4 వోల్ట్ V3∞ 0 x 50 0 వోల్ట్ మరియు KVL ను కుడి వైపున మెష్ ని వర్తింపజేయండి మీరు KVL ను కుడి వైపు మెష్ ని వర్తింపజేస్తారు ఇది స్టడీ స్టేట్లో మీకు తెలుసా మీకు V4∞ 100 V3∞ కాబట్టి ఇది 100 వోల్ట్